చివరి యూనిట్లో మేము అంచనా యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నాము మేము డిజైన్ దశ యొక్క ఉప ప్రక్రియలను గుర్తించాము ఈ యూనిట్ యొక్క ఫలితాలు అంచనాలో సాంకేతికత యొక్క స్వభావం మరియు పాత్రను అర్థం చేసుకోవడం మరియు CO లను సాధించడానికి లక్ష్యాలను ఎలా నిర్దేశించాలో అర్థం చేసుకోవడం ఈ రోజుల్లో అంచనా మరియు మూల్యాంకనం కోసం సాంకేతికత చాలా ముఖ్యమైనది ఇటీవల వరకు అసెస్మెంట్కు విద్యార్థుల నుండి ప్రధానంగా వ్రాతపూర్వక ప్రతిస్పందన అవసరం మూల్యాంకనం అనేది ఇప్పటికీ మాన్యువల్గా ఉంది అనగా అసెస్మెంట్ సాధనాలను అమర్చడం ప్రతిస్పందనలను సేకరించడం మరియు విద్యార్థుల ఈ ప్రతిస్పందనలను అంచనా వేయడం అధ్యాపకుల సమయాన్ని వినియోగించుకోవడం ఇది అధ్యాపకులపై సరసమైన లోడ్ను విధించింది విశ్వవిద్యాలయ వ్యవస్థలలో కూడా గణనీయమైన వనరులు మరియు విశ్వవిద్యాలయం యొక్క సమయం అంచనా అంశాలకు లేదా సాధారణంగా పరీక్షా ప్రక్రియలకు మాత్రమే కేటాయించబడతాయి అంచనా మరియు మూల్యాంకనం రెండింటికీ అనేక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి మరియు అటువంటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క సరైన ఉపయోగం అధ్యాపకుల సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తుంది అంచనా యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు విద్యార్థుల అభ్యాసం కూడా లోతుగా ఉండేలా చేస్తుంది టెక్నాలజీల ఎంపిక కోర్సుల స్వభావం కంటెంట్ యాక్సెస్ ఫ్యాకల్టీ మరియు విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన బోధనా పద్ధతులు మరియు కోర్సులు అందించే వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది ఈ పాయింట్లన్నీ అంచనా మరియు మూల్యాంకనం కోసం ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానంపై ప్రభావం చూపుతాయి కొన్ని సంస్థలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అందించే అసెస్మెంట్ మరియు మూల్యాంకన సాధనాలను ఉపయోగించడం ప్రారంభించాయి మరియు ఫ్లిప్డ్ క్లాస్రూమ్ మరియు ఆన్లైన్ మోడ్లో కోర్సులను అందించాలని ఆలోచిస్తున్నాయి కొన్నిసార్లు బ్లెండెడ్ మోడ్లో కూడా అందిస్తున్నాయి అభ్యాస నిర్వహణ వ్యవస్థలు ఓపెన్ సోర్స్ సాధనాలు లేదా ఇన్స్టిట్యూట్ కోసం కొనుగోలు చేసిన యాజమాన్య సాధనాలు కావచ్చు అధ్యాపకులపై భారం తగ్గడం మరియు అంచనా యొక్క నాణ్యతలో మెరుగుదల కారణంగా వాటి ఉపయోగం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది క్విజ్లు ఉపాధ్యాయులు క్విజ్లను సంక్షిప్త అంచనా సాధనంగా ముఖ్యంగా నిరంతర అంతర్గత మూల్యాంకనం లేదా CIE లో ఉపయోగిస్తున్నారు క్విజ్లతో సంబంధం ఉన్న మాన్యువల్ పద్ధతులు ఉపాధ్యాయులకు సమయం తీసుకుంటాయి మరోవైపు క్విజ్లపై విద్యార్థులకు రూపకల్పన నిర్వహణ మూల్యాంకనం మరియు అభిప్రాయాన్ని ఇవ్వడం ఏదైనా LMS మరియు స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్టాప్ల కలయికను ఉపయోగించి చాలా సమర్థవంతంగా చేయవచ్చు క్విజ్లను నిర్వహించడానికి ఓపెన్ సోర్స్ సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి మరియు అభ్యాస నిర్వహణ వ్యవస్థలు చాలా త్వరగా ప్రతిస్పందనలను అందించగలవు మరియు ప్రజలు ఈ సాధనాలను ఉపయోగించడం ప్రారంభిస్తా రు అసైన్మెంట్లు అసైన్మెంట్లకు సంబంధించి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ కోసం అనేక కళాశాలలు వాట్సాప్ మరియు ఎల్ఎంఎస్ వంటి సోషల్ మీడియాను ఉపయోగించడం ప్రారంభించాయి సమర్పించిన తేదీ మరియు సమయం వాట్సాప్ ద్వారా తెలియజేయబడతాయి కోర్సు కోసం ఒక నిర్దిష్ట గ్రూప్ సృష్టించబడుతుంది మరియు విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ గ్రూప్ లో సభ్యులు కాబట్టి సమర్పించిన తేదీ మరియు సమయాన్ని అటువంటి గ్రూప్ ద్వారా తెలియజేయవచ్చు అసైన్మెంట్ గ్రూప్ మెయిల్స్ ద్వారా లేదా మళ్ళీ వాట్సాప్ ద్వారా తెలియజేయబడుతుంది మరియు విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్ల నుండి కెమెరా ఇమేజ్లను ఉపయోగించి లేదా టెక్స్ట్ను ఫోన్లోనే టైప్ చేస్తే నేరుగా సంబంధిత వర్డ్ డాక్యుమెంట్ లేదా పిడిఎఫ్ డాక్యుమెంట్ను పంచుకోవడం ద్వారా అసైన్మెంట్లకు వారి స్పందనలను సమర్పించవచ్చు విద్యార్థులతో కమ్యూనికేట్ చేయడానికి మరియు వ్యక్తిగతీకరించిన అభిప్రాయాన్ని ఇవ్వడానికి LMS ను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు మరియు అలాంటి సాధనాల వాడకం అధ్యాపకులకు తక్కువ భారంగా ఉండటమే కాకుండా విద్యార్థులకు మరింత ఆసక్తికరంగా ఉంటుంది పరీక్షలు పరీక్షల విషయానికి వస్తే విద్యార్థులకు పరీక్షల్లో రూపకల్పన నిర్వహణ మూల్యాంకనం మరియు అభిప్రాయాన్ని ఇవ్వడానికి సంబంధించి వివిధ స్థాయిలలో సాంకేతికతలను ఉపయోగించవచ్చు కానీ దీనికి కొన్ని అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది పరీక్ష కాగితం రూపకల్పనకు ఉపయోగిస్తారు ఇది ఐటెమ్ బ్యాంక్ నుండి అవసరమైన సంఖ్యలో మార్కుల కోసం అసెస్మెంట్ ఐటెమ్లను అవసరమైన సంఖ్యలో వస్తువులను కలిసి సేకరించవచ్చు మరియు బోధకుడు పేర్కొన్న నిర్మాణం ప్రకారం సాధనం ద్వారా ఒక పరికరాన్ని కంపోజ్ చేయవచ్చు కాబట్టి ఉద్యోగం చాలా సరళంగా మారుతుంది మరియు అసెస్మెంట్ పరికరం యొక్క నాణ్యత కూడా చాలా మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే బోధకుడు నమూనాను పేర్కొనవచ్చు అటువంటి ఐటెమ్ బ్యాంక్ అందుబాటులో ఉంటే మేము పరీక్షా కాగితాన్ని రూపొందించడానికి సాంకేతికతను ఉపయోగించవచ్చు పరీక్షా కాగితం బహుళ ఎంపిక ప్రశ్నలు లేదా బహుళ ఎంపిక ప్రశ్నల సమాహారంగా రూపొందించబడితే లేదా ఖాళీ వస్తువులను నింపినట్లయితే అది LMS తో లభించే సాధనాన్ని ఉపయోగించి నిర్వహించబడుతుంది లేదా ఓపెన్ సోర్స్ సాధనాలను కూడా ఉపయోగించవచ్చు అవి ఈ రోజు కూడా వివిధ మైనవి అందుబాటులో ఉన్నాయి LMS విద్యార్థుల ప్రదర్శనల మూల్యాంకనాన్ని కూడా సులభతరం చేస్తుంది ఉపాధ్యాయుడికి అవసరమైన ఆకృతిలో సారాంశ నివేదికను రూపొందించండడం మరియు విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన అభిప్రాయాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది కాబట్టి పరీక్షలు క్విజ్ అసైన్మెంట్ల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ఇవన్నీ అంచనాను లోతుగా మరియు అర్థవంతంగా విద్యార్థులకు ఆనందదాయకంగా మరియు ఫ్యాకల్టీపై భారాన్ని తగ్గించగలవని చూడవచ్చు మేము పరిగణించినప్పుడు సెమిస్టర్ ముగింపు పరీక్షలో కొన్ని పరిమితులు ఉన్నాయి ప్రస్తుతం చాలా విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ప్రతిస్పందనలన్నింటినీ ఒకే స్థలంలో లేదా బహుళ ప్రదేశాలలో సేకరించడానికి మాత్రమే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి ప్రాథమికంగా భౌతిక జవాబు పత్రాలు సేకరించబడతాయి అవి స్కాన్ చేయబడతాయి మరియు ఎలక్ట్రానిక్ సంస్కరణలు మూల్యాంకన కేంద్రాలకు ప్రసారం చేయబడతాయి మరియు బోధకులు ఈ స్క్రిప్ట్లను ఎలక్ట్రానిక్ రూపంలో అంచనా వేస్తారు మరియు వాటి మూల్యాంకనాలు మళ్లీ కేంద్ర సర్వర్లకు తిరిగి ఇవ్వబడతాయి మరియు మొత్తం మూల్యాంకనం సాధనం ద్వారా చేయబడుతుంది ప్రధానంగా విద్యార్థుల ప్రతిస్పందనలను సేకరించడానికి వాటిని ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడానికి మరియు నియమించబడిన మూల్యాంకన కేంద్రాలలో వాటిని ఎవాల్యూయేటర్స్కు అందుబాటులో ఉంచడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడుతోంది SEE పేపర్లో ఆబ్జెక్టివ్ అంశాలపై ఒక విభాగం ఉంటే మరియు కళాశాలలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా సౌకర్యం ఉంటే విద్యార్థుల ప్రదర్శనల పరీక్ష మరియు మూల్యాంకనం సాంకేతికత ఉపయోగించి చేయవచ్చు ఇది విశ్వవిద్యాలయం కూడా కేంద్రంగా చేయవచ్చు ఆబ్జెక్టివ్ ఐటెమ్లను పొందిన మొదటి భాగాన్ని ఎలక్ట్రానిక్గా అంచనా వేయవచ్చు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయడంలో పాల్గొనే ప్రయత్నాన్ని గణనీయంగా సులభతరం చేస్తుంది స్వయంప్రతిపత్త సంస్థలలో సాధ్యమయ్యే సెమిస్టర్ ఎండ్ పరీక్షలలో అనుకరణలు పాల్గొంటే అనుకరణ సాఫ్ట్వేర్ సాధనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది మరియు వాటిని అసెస్మెంట్ సందర్భంలో చేర్చవచ్చు తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే CO సాధించే లక్ష్యాలను నిర్దేశించడం మేము ఇంతకు మునుపు చూసినట్లుగా కోర్సు ఫలితాల రచన ఒక దశ కానీ మేము ప్రతి CO కి లక్ష్యాన్ని సాధించే స్థాయిని నిర్ణయించాల్సిన అవసరం ఉంది కోర్సును అందించిన తరువాత ఆ ఫలితం యొక్క వాస్తవ స్థాయి ఏమిటో మనం నిర్ణయించాలి నిర్దేశించిన లక్ష్యాలు మరియు సాధించిన స్థాయిల ఆధారంగా తదుపరి సారి లక్ష్య స్థాయిని పెంచాలా వద్దా అనే విషయాన్ని బోధకుడు నిర్ణయించుకోవాలి లేదా నిర్దేశించిన లక్ష్యాన్ని విద్యార్థులు సాధించలేకపోతే నిర్దేశించిన లక్ష్యాలను ఎందుకు సాధించలేదని విశ్లేషణ చేసి ఆపై ప్రణాళిక తదుపరిసారి విద్యార్థుల విజయాలు ఉన్నత స్థాయిలో ఉండేలా బోధనలో మెరుగుదల చేయండి కాబట్టి ఇది నాణ్యమైన లూప్ను మూసివేస్తోంది మరియు దీన్ని చేయడానికి మేము కోర్సు ఫలితాల కోసం సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి మరియు ఇది ముందస్తుగా చేయాలి మరియు ఇది డిజైన్ దశలో చాలా ముఖ్యమైన భాగం CO సాధనను సెట్ చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఇక్కడ మేము మూడు నాలుగు ఉదాహరణలు మాత్రమే చర్చిస్తాము కాని లక్ష్యాలను నిర్ణయించడంలో ఇంకా విస్తృతమైనది కానీ ముఖ్యమైనది ఏమిటంటే ఇన్స్టిట్యూట్ మొత్తం సాధించే లక్ష్యాలను నిర్దేశించడానికి ఒక ఏకరీతి మార్గాన్ని అవలంబించాలి కాబట్టి కొన్ని పద్ధతులు ఈ క్రింది విధంగా ఉంటాయి మొదటి ఉదాహరణ ఒక కోర్సులోని మొత్తం CO లకు ఒకే లక్ష్యం గుర్తించబడుతుంది ఉదాహరణకు లక్ష్యం "తరగతి సగటు మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటాయి" ఇప్పుడు ఈ లక్ష్యం ప్రతి CO కి సమానంగా ఉంటుంది మరియు ఇది తరగతిలోని విద్యార్థుల సగటు పనితీరును లెక్కించడంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా సరళమైన పద్ధతి కానీ సేకరించిన సమాచారం కూడా చాలా పరిమితం మరియు నాణ్యత లూప్ను మూసివేయడానికి సంబంధించి దీనికి కొన్ని బలహీనతలు ఉన్నాయి ఉదాహరణ 2 లక్ష్యాలు అన్ని CO లకు సమానంగా ఉంటాయి కానీ విద్యార్థుల వివిధ సమూహాల పనితీరు స్థాయిల పరంగా సెట్ చేయబడతాయి ఉదాహరణకు 50 కంటే తక్కువ వచ్చే విద్యార్థుల శాతం 10 అవుతుందని 50 శాతం కంటే ఎక్కువ లేదా సమానమైన విద్యార్థుల శాతం 40 శాతం ఉంటుందని 65 శాతం కంటే ఎక్కువ మరియు 80 మార్కుల కంటే తక్కువ విద్యార్థుల శాతం 30 శాతం ఉంటుందని నేను చెప్పగలను మరియు 80 మార్కుల కంటే ఎక్కువ లేదా సమానమైన విద్యార్థుల శాతం 10 శాతం ఉంటుంది అంటే ఇప్పుడు తరగతి వేర్వేరు పనితీరు సమూహాలుగా విభజించబడింది మరియు మేము వేర్వేరు పనితీరు స్థాయిలకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నాము ఈ పద్ధతి విద్యార్థులను వేర్వేరు వర్గాలుగా వర్గీకరిస్తుంది అయితే ఇది అభ్యాస నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వదు మేము ఈ లక్ష్యాలను చేరుకోలేకపోతే ఉదాహరణకు 80 కంటే ఎక్కువ లేదా సమానమైన విద్యార్థుల శాతం 10 కన్నా తక్కువ కానీ విద్యార్థుల సంఖ్య 65 కన్నా ఎక్కువ మరియు 80 కన్నా తక్కువ 30 శాతం కంటే ఎక్కువ బోధనా పద్ధతులను మెరుగుపరచడంలో ఏమి చెప్తుంది అది చాలా స్పష్టంగా లేదు కానీ ఇది విద్యార్థుల పనితీరు గురించి మరింత వివరమైన సమాచారాన్ని ఇస్తుంది కానీ తదనుగుణంగా సాధించే స్థాయిని గణించడం కూడా ఈ సందర్భంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది మరొక ఉదాహరణ కావచ్చు ఒక కోర్సు యొక్క ప్రతి CO కోసం మరియు వేర్వేరు విద్యార్థుల సమూహాలకు లక్ష్యాలు నిర్దేశించబడతాయి పట్టికలో చూడవచ్చు ప్రతి CO విడిగా పరిగణించబడుతుంది మరియు ప్రతి CO కోసం మేము వేర్వేరు సమూహాల ప్రదర్శనలకు వేర్వేరు లక్ష్యాలను నిర్దేశిస్తాము ఉదాహరణకు 50 శాతం కంటే తక్కువ విద్యార్ధుల శాతం CO1 కి 10 శాతం అయితే ఇది CO2 కి 20 మరియు CO3 కి 20 మరియు CO4 కి 10 CO5 కి 20 మరియు CO6 కి 20 ఇది గణనీయమైన వివరాలు మరియు ప్రణాళికాబద్ధమైన లక్ష్యాలను చేరుకోనప్పుడు సాధించే మెరుగుదలల కోసం నిర్దిష్ట కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కానీ ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు ఈ ప్రత్యేక పద్ధతిలో ఈ సాధించే స్థాయిలను లెక్కించడానికి చాలా ఎక్కువ కృషి పడుతుంది కోర్సు ఫలితాల కోసం లక్ష్యాలను నిర్ణయించే మరో మార్గం ఏమిటంటే ఒక కోర్సు యొక్క ప్రతి CO కి విడిగా లక్ష్యాలు నిర్ణయించబడతాయి ఉదాహరణకు తరగతి సగటు లక్ష్యం సెట్ మరియు CO1 ఇది 70 శాతం CO2 80 శాతం CO3 75 శాతం CO4 65 శాతం CO5 70 శాతం CO6 80 శాతం ఇది CO యొక్క స్వభావం నిర్దిష్ట CO యొక్క బోధకుడు గ్రహించిన సంక్లిష్టత మరియు విద్యార్థుల నేపథ్యాలకు సంబంధించి బోధకుడి ఊహ ఆధారంగా లక్ష్యాన్ని నిర్దేశించడానికి బోధకుడిని అనుమతిస్తుంది వీటన్నిటి ఆధారంగా వివిధ స్థాయిలలో CO లకు లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు ఇది విద్యార్థులలో పనితీరు పంపిణీని ప్రత్యక్షంగా సూచించదు అంటే CO1 లో విద్యార్థుల విభిన్న సమన్వయాలు ఎలా ఉన్నాయి లేదా మేము ఉదాహరణలో చూసినట్లుగా విభిన్న పనితీరు రేంజర్లు ఎలా పంపిణీ చేయబడుతున్నాయి ఉదాహరణ 3 లో ఆ రకమైన సమాచారం అందుబాటులో లేదు కానీ నిర్దిష్ట CO ల యొక్క కష్టాన్ని కనుగొనడంలో ప్రయోజనం ఉంది CO లు ఏవి ఇక్కడ లక్ష్యాల కంటే సాధించే స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉంటాయి లేదా లక్ష్యాలు లక్ష్యాలకు దగ్గరగా లేదా లక్ష్యాలను మించిన CO లు ఏవి ఇది CO లపై బోధకుడికి సూచనను ఇస్తుంది దీనికి సంబంధించి మేము తదుపరిసారి కోర్సును అందించేటప్పుడు ఎక్కువ దృష్టి ఉండాలి లక్ష్యం కంటే సాధించే స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్న CO లు పనితీరు అంతరాలు గణనీయంగా ఉన్న చోట తదుపరిసారి కోర్సు పంపిణీ చేయబడినప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం మరియు సాధించిన స్థాయిలను లెక్కించడం చాలా సులభం ఎందుకంటే ఇది తరగతి సగటు మాత్రమే మేము నిరంతర అంతర్గత మూల్యాంకనం లేదా CIE సమయంలో మరియు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ లేదా SEE సమయంలో విద్యార్థుల సగటు పనితీరును తీసుకోవాలి మరియు తరగతి సగటును నిర్ణయించడానికి విశ్వ నిబంధనల ఆధారంగా వాటిని సముచితంగా మిళితం చేయాలి సాధించే స్థాయిని గణించడం కూడా చాలా సులభం మరియు ఇది కోర్సు ఫలితాల గురించి మాకు ఒక ఆలోచన ఇస్తుంది ఇది తదుపరిసారి కోర్సు పంపిణీ చేయబడినప్పుడు బోధకుడి నుండి ఎక్కువ శ్రద్ధ అవసరం కాబట్టి లక్ష్యాన్ని నిర్ణయించడానికి ఇది ఉపయోగకరమైన మరియు సరళమైన మార్గాలలో ఒకటి ఏదేమైనా బోధకుడు ఇతర యంత్రాంగాలను ఎన్నుకోవటానికి ఉచితం వివిధ పద్ధతుల విద్యార్థుల లక్ష్యాలను విడిగా నిర్ణయించడం లేదా లక్ష్యాల సమూహాల వారీగా నిర్ణయించే ఈ విధంగా మేము చర్చించిన ఇతర పద్ధతులు కానీ అన్ని CO లకు సాధారణం ఏదేమైనా అన్ని CO లకు ఒకే లక్ష్యాన్ని నిర్ణయించే మొదటి పద్ధతి విద్యార్థుల అభ్యాస నాణ్యతను మెరుగుపరిచే విషయంలో నిజంగా పెద్దగా ఉపయోగపడదు కాబట్టి ఈ పద్ధతుల్లో రెండవది లేదా మూడవది లేదా నాల్గవది ఎంచుకోవచ్చు అయినప్పటికీ అయితే సాధనను లెక్కించడం మరియు మనం చేయగలిగే నిర్దిష్ట CO లకు తగిన సమాచారం ఇవ్వడం లో నాల్గవ పద్ధతి ఇతరులపై అనేక ప్రయోజనాలను కలిగి ఉంది ఇప్పుడు లక్ష్యాలను నిర్దేశించడానికి మరెన్నో వైవిధ్యాలు పని చేయవచ్చు ఒక సాధారణ ఉదాహరణ నేను 60 శాతానికి పైగా స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్యను సెట్ చేయగలను తరగతి బలానికి 70 శాతానికి మించి ఉంటుంది కొన్ని సంస్థలు ఇలాంటి లక్ష్యాలను నిర్దేశించాయి కాబట్టి లక్ష్యాలను నిర్దేశించడానికి ఇంకా చాలా వైవిధ్యాలు ఉన్నాయి కాని లక్ష్యాన్ని సాధించడాన్ని లెక్కించడంలో సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి మీరు ఒక సాధనాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ CO సాధించడం చుట్టూ నాణ్యమైన లూప్ను సమర్థవంతంగా మూసివేయడానికి అవసరమైన సమాచారాన్ని మరియు సమాచారాన్ని లెక్కించడం చాలా సరళంగా ఉండాలి కాబట్టి CO సాధించడం చుట్టూ నాణ్యమైన లూప్ను సమర్థవంతంగా మూసివేయడం అవసరమైన సమాచారం ఈ రెండింటి ఆధారంగా లక్ష్యాలను ఎన్నుకోవాలి CO కోసం సాధించే లక్ష్యాలను నిర్ణయించే అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే అన్ని ప్రోగ్రామ్లలోని అన్ని కోర్సులకు లక్ష్యాలను నిర్ణయించే ఒక పద్ధతిని సంస్థ ఉపయోగించాలి లేకపోతే అది నిజంగా అస్తవ్యస్తంగా మారుతుంది కాబట్టి సంస్థ కొన్ని కలవరపరిచే పనిని చేయగలదు మరియు అన్ని ప్రోగ్రామ్లలోని అన్ని కోర్సులకు లక్ష్యాన్ని నిర్దేశించే ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు మరియు ఇది నాణ్యతను సాధించడానికి అనుకూలమైన మార్గం దయచేసి మీరు బోధించిన కోర్సుల్లో అంచనాకు సంబంధించి మీరు ఉపయోగించిన నిర్దిష్ట సాంకేతికతలను జాబితా చేయండి CO సాధన కోసం లక్ష్యాలను నిర్ణయించడానికి ఇక్కడ సూచించిన పద్ధతులు కాకుండా ఇతర పద్ధతులను సూచించండి వ్యాయామం యొక్క ఫలితాలను story com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో ఒక కోర్సు కోసం అసెస్మెంట్ సరళి మరియు అసెస్మెంట్ సాధనాలను రూపొందించే విధానాన్ని మనం అర్థం చేసుకుంటాము మేము తదుపరి యూనిట్లో మళ్ళీ కలుస్తాము ధన్యవాదాలు